కాబట్టి ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనము IIoT కోసం క్లౌడ్ గణన మరియు దాని ఉపయోగం ఏమిటి కాబట్టి మనము ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మరింత ముంధుకు కొనసాగబోతున్నాము మరియు వాస్తవానికి IIoT కోసం క్లౌడ్ వంటి సంస్థల గురించి మాట్లాడాము ఇవి వేర్వేరు పారిశ్రామిక సేవా ప్రదాతలు మరియు ప్రిడిక్స్ అభివృద్ధి సంస్థలు వున్నఇ కాబట్టి దీనికి ఉదాహరణలు C3 IoT అప్టేక్ అభివృద్ధి సంస్థలు అభివృద్ధి చేశాయి కాబట్టి మనము వీటిలో ప్రతిదాన్ని తీసుకుంటాము మరియు మనము వారి ముఖ్యాంశాలు లేదా వాటి యొక్క కొన్ని లక్షణాల ద్వారా త్వరగా చూస్తాము కాబట్టి C3 IoT ప్రాథమికంగా విభిన్న విశ్లేషణలు మరియు అంచనాలకు సహాయపడే ఒక రకమైన వేదికను అందిస్తుంది మరియు ఇది క్లౌడ్ ఆధారిత సేవలు మరియు విశ్లేషణల అంచనాతో సహా మరియు ఈ ప్రత్యేకమైన ప్లాట్ఫాం సురక్షితం మరియు తగిన ప్రామాణీకరణ విధానాలు అధికార యంత్రాంగాలు మొదలైనవి ఉన్నాయి ఇవి అమలు చేయబడ్డాయి మరియు C3 లో నేను మాట్లాడుతున్న ఈ విశ్లేషణలు ఇవి ప్రాథమికంగా AI ఆధారిత యంత్ర అభ్యాస ఆధారితవిశ్లేషణలు పారిశ్రామిక నేపధ్యంలో వేర్వేరు అవసరాలను తీర్చడానికి వేర్వేరు సాధనాలు అందించబడ్డాయి మరియు విశ్లేషణలు చేసిన ఈ డేటా ను నిల్వ చేస్తుంది ఇది IIoT యొక్క విలక్షణమైన రకాన్ని ఉపయోగించడంలో RESTful నిర్మాణం ఆకృతి అని పిలువబడే ఆకృతి కాబట్టి ఈ డేటా లో నిల్వ చేయబడతాయి మరియు విభిన్న శక్తివంతమైన AI ఆధారిత విశ్లేషణల అంచనా ఉన్నాయి మరియు మొదలైనవి మరియు అన్నీ కలిసి ఒక సురక్షిత వేదిక ఇధి మరియు భద్రత ప్రామాణీకరణ ప్రామాణీకరణ యొక్క తగిన స్థాయిల రూపంలో అందించబడుతుంది కాబట్టి C3 IoT వేదిక సాధనసంపత్తిలో డేటా రకం ఆకృతికర్త తదితర విభిన్న భాగాలు ఉన్నాయి ఈ సాధనాలను ప్రతి ఒక్కటి తెలుసుకోవటానికి మీకు ఆసక్తి లేకపోతే నేను వీటికి పేరు పెడుతున్నాను ఈ సాధనాలు ప్రతిధి ఏమి చేస్తాయో మరియు వాటి విభిన్న భాగాలు ఏమిటో మొత్తం ఆలోచన పొందడానికి ఇది సరిపోతుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ విక్రేత నిర్దిష్ట సాధనాల యొక్క ప్రతి భాగాల వివరాలను నేను పొందలేను కాబట్టి ఇతర విషయాలు IIoT కోసం SaaS సాధనాలు వంటి వేర్వేరు ఇతర సాధనాలు ముఖ్యంగా సూచనా నిర్వహణ ఇన్వెంటరీ సర్వోత్తమీకరణం సరఫరా నెట్వర్క్ శక్తి నిర్వహణ మోసం గుర్తింపు సెన్సార్ ఆరోగ్య పర్యవేక్షణ వంటివి కాబట్టి C3 లో అందించబడిన రెండు తరగతుల సాధనాలు ఇవి అప్టేక్ చేసేది

కాబట్టి మొత్తంగా అప్టేక్ యొక్క మొత్తం నిర్మాణ దృశ్యం కాబట్టి వివిధ పొరలు ఉన్నాయి ఒక పొర ప్రాథమికంగా ఖాతాదారు సంతృప్తి గురించి మాట్లాడుతుంది దిగువ పొర ప్రాథమికంగా ఖాతాదారు సంతృప్తి గురించి మాట్లాడుతుంది ఇది సేవలను భద్రపరచడం తెలివిగా నిల్వ చేయడం చట్టపరమైన సమస్యలు నిబంధనలు మరియు మొదలైన వాటికి అనుగుణంగా ఉంటుంది రెండవ శ్రేణి చందాదారుల సేవలకు ఆదాయ ప్రవాహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం స్వయంచలనం సాంకేతిక పురోగతి కొనుగోలు మరియు అమ్మకం సౌలభ్యం మరియు మొదలైన వాటి గురించి మాట్లాడే సాంకేతిక మద్దతును అందిస్తుంది మరియు మూడవ శ్రేణి ప్రాథమికంగా మెరుగైన వనరుల వినియోగం ప్రతిరూపాలను నివారించడం ఉత్పత్తిలో పెరుగుదల సమర్థవంతమైన వ్యయ గణన గురించి మాట్లాడుతుంది ఇవి ఈ ప్రత్యేక పొర యొక్క విభిన్న లక్షణాలు కాబట్టి అది అప్టేక్ మూడవది మెషిఫై యొక్క ఒక భాగం ఇది ఇప్పుడు రెండవ భాగం ట్రాకర్ మరియు మూడవది సంస్థ కాబట్టి ఈ ప్రతి భాగం ఏమి చేస్తుందో మరియు అవి ఒకదానికొకటి సంబంధించి తమను తాము ఎలా చాలా ఉన్నత స్థాయిలో ఉంచుకుంటాయో చూద్దాం కాబట్టి ఇది మన మెషిఫై IoT పరిష్కారాల గురించి మాట్లాడుతుంది పరిష్కరించగల ఆకృతీకరణ మద్దతు అనుకూల ప్రకటన సౌకర్యాలు మరియు మొదలైనవి మరియు మూడవది ఈ ట్రాకర్ యొక్క మూడు ప్రధాన భాగాలు ఇవి అధిక IIoT అవసరాల కోసం అభివృద్ధి చేయబడ్డాయి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఉపన్యాసం యొక్క దృష్టి కేంద్రీకరించిన ఈ క్లౌడ్ వేర్వేరు పనులను చేయడంలో సహాయపడుతుంది కాబట్టి క్లౌడ్ ప్రాథమికంగా నంబర్ వన్ చేయడంలో సహాయపడుతుందిపరికర నిర్వహణ ఇప్పుడు ఈ పరికర నిర్వహణ ఏమిటి పరికర నిర్వహణ ప్రాథమికంగా పరికరాల నిర్వహణ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ పరికర నిర్వహణ ఎందుకు ముఖ్యమైనదో ఇప్పుడు చూద్దాం కాబట్టి మనకు ఈ పరికర నిర్వహణ ఉంది మరియు ఈ పరికర నిర్వహణ ఎందుకు అవసరం ఇది అవసరం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి తప్పు పరికరాలు ఉండవచ్చుఎప్పటికప్పుడు జరిగే ప్రమాణాలలో మార్పు ఉండవచ్చు కొన్ని అవసరాలను సకాలంలో తీర్చాల్సిన అవసరం ఉండవచ్చు అనేక ఇతర కారణాల వల్ల పరికర నిర్వహణ కూడా అవసరం పారిశ్రామిక IOT పరిష్కారాలకు విలక్షణమైన మరియు చివరిది అయిన పెద్ద లేదా ఇతర భారీ సంఖ్యలో పరికరాలను జాగ్రత్తగా చూసుకోవడం ఈభద్రతగురించి నేను ఆలోచించగలిగేది కాదు కాబట్టి భద్రతా సమర్పణ కాబట్టి మనము మొత్తం పరికరాలను మరియు వేదికను భద్రపరచడం చేసే పరికర నిర్వహణ చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వీటన్నింటినీ తీర్చడం అవసరం మరియు పరికర నిర్వహణ సహాయపడుతుంది కాబట్టి ఈ పరికర నిర్వహణ కోసం క్లౌడ్ ఆధారిత పరిష్కారాలు అనేక విభిన్నమైన పనులను చేయడంలో మనకు సహాయపడతాయి

కాబట్టి క్లౌడ్ ఇస్తుంది కాబట్టి తప్పు విశ్లేషణలు మొదలైన వాటి కోసం ఈ నిజ సమయ విశ్లేషణలు మొదలైన వాటిని అమలు చేయడం క్లౌడ్ ఆధారిత పరికర నిర్వహణ తప్పు విశ్లేషణ కోసం సంఖ్య 3 అనేది నవీకరణలు మరియు నిర్వహణను నిర్వహించడానికి సమర్థవంతమైన మార్గం సంఖ్య 4 అనేది ఆకృతీకరణ మరియు నియంత్రణ యొక్క సమర్థవంతమైన మార్గం యొక్క సమస్య అవుతుంది ఒక నిర్దిష్ట పరికరాన్ని తొలగించడానికి పరికరాన్ని జోడించడానికి పరికరాన్ని మార్చడానికి మరియు మొదలైనవి చెయడానికి కొన్నిసార్లు సంఖ్య 5 అవసరమైతే అవుతుంది కాబట్టి అది కూడా సులభతరం అవుతుంది కాబట్టి ఈ క్లౌడ్ ఆధారిత అనేక ఇతర సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇంతకుముందు చర్చిస్తున్న వాటికి తిరిగి వెళ్దాం కాబట్టి పరికర నిర్వహణ చాలా ముఖ్యమైనదని మనము అర్థం చేసుకున్నాము ఎందుకంటే మనము IIoT దృశ్యాలలో మాట్లాడుతున్నాము ఒక సాధారణ IIoT విస్తరణ దృష్టాంతంలో పెద్ద సంఖ్యలో పరికరాలను జాగ్రత్తగా చూసుకునే పరికరాలు మరియు వాటి ఆకృతీకరణ కేటాయింపు నుండి ప్రారంభమయ్యే వివిధ అవసరాలను మీరు చూసుకోవాలి భద్రత లోపాలు మరియు మొదలగునవి కాబట్టి మొత్తం పర్యావరణ వ్యవస్థ చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు మీకు ఒక రకమైన పరిష్కారం కావాలి ఇది క్లౌడ్ ఆధారిత పరికర నిర్వహణ పరిష్కారాన్ని ఎందుకు కలిగి ఉండాలి కాబట్టి పరికర నిర్వహణ కోసం క్లౌడ్ ఆధారిత పరికర నిర్వహణ పరిష్కారాలు అందించే విభిన్న విషయాలు బాష్ ఆధారిత పరికర నిర్వహణ పరిష్కారాలు ఉన్నాయి తదుపరి విషయం ఏమిటంటే సేవా స్థాయి ఒప్పందం కాబట్టి మీరు క్లౌడ్ ఆధారిత మరియు IIoT పరిష్కారాలను ఉపయోగిస్తున్నాయి కాబట్టి నిజ సమయంలో చాలా IIoT అనువర్తనాలు ఉన్నాయి ఇక్కడ భద్రత చాలా ముఖ్యమైనధి కాబట్టి మీరు కొన్ని రకాల SLA లను కలిగి ఉండాలి అవి అక్కడ ఉన్న నిర్దిష్ట అవసరాలను తీర్చగలవు మరియు క్లౌడ్ ప్రధాతసేవలనుఎలా ఇస్తాయో తనిఖీ చేయడానికి సహాయపడతాయి కాబట్టి ఈ సేవలు ఎంత బాగున్నాయి అంటే ఈ SLA మరియు వీటి కొలత ముఖ్యమైనవి కాబట్టి SLA లు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి SLA లు చాలా సరళమైనవి కపటరహితమైనవి మరియు మొదలైనవి కానీ అర్ధవంతమైన SLA లు కొన్ని మంచి లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మీ ముందు మీరు చూసే కొన్ని విభిన్న లక్షణాలు మంచి SLA సాధించదగినది అది సాధించగలిగేది కావాలని కలలుకంటున్నది కాదు మరియు అవసరమైన సమయ వ్యవధిలో చేయలేము మరియు మొదలైనవి రెండవది మంచి SLA లు అర్ధవంతంగా ఉండాలి అది అస్పష్టంగా ఉండకూడదు ఇది ఖచ్చితమైన అర్ధవంతమైన పరిమాణంగా ఉండాలి ఎందుకంటే ఇది లెక్కించదగినది అయితే దానిని కొలవవచ్చు మరియు మీరు ఈ వేర్వేరు కొలవగల పరిమాణాల ఆధారంగా కొన్ని అవసరాలు మరియు చట్టబద్ధతలను అమలు చేయవచ్చు నాల్గవది మంచి SLA నియంత్రించదగినదిగా ఉండాలి ఐదవది పరస్పరం ఆమోదయోగ్యంగా ఉండాలి ఇది చాలా తేలికగా అర్థం అవుతుండాలి మరియు సరసమైనదిగా ఉండాలి కాబట్టి క్లౌడ్ గురించి ముఖ్యంగా పారిశ్రామిక అమరిక IIoT ఆధారిత అమరికలో మాట్లాడుతున్నప్పుడు ఇవి మంచి SLA యొక్క ఆరు విభిన్న లక్షణాలు కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ పరిశీలించి మనం చర్చించిన విషయాలను తిరిగి చూద్దాం కాబట్టి మనకు ఈ IIoT పరిష్కారం ఉందని చెప్పండి కాబట్టి మనకు ఈ IIoT క్లౌడ్ ఆధారిత IIoT పరిష్కారంలో ఇది చేయాలి కాబట్టి ఈ విభిన్న అవసరాలు మరియులక్షణాలనుతీర్చడానికి SLA ఉండాలి కాబట్టి మనం ముందుకు వెళ్లి మరింత చూద్దాం కాబట్టి IIoT లోని SLA ల ప్రస్తుత స్థితి మరియు భవిష్యత్తును కాబట్టి IIoT లో SLA కు కట్టుబడి క్లౌడ్ ఆధారిత ఈ రకమైన పరిష్కారం ముఖ్యంగా SLA కు కట్టుబడి ఉంది చాలా సందర్భాల్లో ఇది చాలా పరిణతి చెందలేదని మీరు కనుగొంటారు కాబట్టి ఈ సమయంలో అందించే సేవల నాణ్యత చాలా పరస్పర ఆధారితాలను కలిగి ఉంది అందుకే ఇది ఇప్పటికీ శిశు దశల్లోనే ఉంది IIoT యొక్క పద్దతులు మరియు చట్రాలు బాగా అభివృద్ధి చెందలేదు పారిశ్రామిక సందర్భంలో ఒక SLA యొక్క జీవితచక్ర నిర్వహణ స్పష్టంగా లేదు మరియు వినియోగదారులకు మరియు ప్రధాతలకు SLA అమలు విధానాలు లేకపోవడం కూడా ప్రస్తుతం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి SLA అమలు విధానాల కొరత ఉంది కాబట్టి IIoT కోసం SLA మద్దతు ముఖ్యంగా వ్యాపార నమూనా కోణం నుండి చాలా ముఖ్యమైనది కాబట్టి మనము ఒక SLA మొదలైన IIoT ప్రామాణీకరణ యొక్క భవిష్యత్తులో మాట్లాడుతున్నప్పుడల్లా మనము ఈ విభిన్న లకునలను పరిగణనలోకి తీసుకోవాలి మరియు భవిష్యత్తులో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి తద్వారా ఇది వ్యాపార చర్చల ప్రక్రియలో చాలా ముఖ్యమైన అవసరం అవుతుంది కాబట్టి IIoT కోసం సరైన క్లౌడ్ విక్రేతను గుర్తించడానికి చెక్లిస్ట్ సహాయపడుతుంది కాబట్టి మీరు ఎంచుకోవాలనుకునే నిర్దిష్ట క్లౌడ్ విక్రేత ఆ నంబర్ వన్కు మద్దతు ఇవ్వగలడా సంఖ్య రెండు బ్యాండ్విడ్త్ అవసరం ఇది MQTT AMQP HTPP లేదా అక్కడ ఉన్న ఇతర ప్రోటోకాల్ల లు ఏవి మీకు సహాయపడతాయి భద్రత నేను మరింత వివరించాల్సిన అవసరం లేదు ఇంటర్ఆపెరాబిలిటీ వద్ద లేదా ఏమైనా కాబట్టి అది జీవితాన్ని వేగవంతం చేస్తుంది కానీ అదే సమయంలో ప్రతిదీ ఎడ్జ్ విక్రేతను ఎన్నుకోవటానికి పరిగణనలోకి తీసుకునే కొన్ని విభిన్న పారామితులు కాబట్టి క్లౌడ్ ఆధారిత పరిష్కారాలు వాటి అవసరాలను ఈ రకమైన అవసరాలు తీర్చగలవా లేదా అనునవి కాబట్టి మీరు ప్రతిదీ క్లౌడ్ సర్వేలో ఉంది కాబట్టి ఇది మొత్తం జాప్యాన్ని ప్రభావితం చేస్తుంది ప్రచారం ఆలస్యం యంత్రంలోని పరికరం నుండి ఆ క్లౌడ్ అవసరం

పెద్ద నెట్వర్క్కు స్కేలబుల్ చేయడం ద్వారా మన జీవితాలను వేగవంతం చేస్తుంది కాబట్టి ఇది ఎడ్జ్ ఆధారిత కేంద్రీకృత విధానాలలో కొన్ని మరియు అవి ఈ విభిన్న అంశాలు మరియు విభిన్న ఇతర లక్షణాలతో ఎలా బాధపడతాయి కావాల్సిన లక్షణాలు చలనశీలత మద్దతు కార్యకలాపాలు నిజ సమయ కార్యకలాపాలు సాధ్యాసాధ్యాలు మరియు మొదలైనవి అవసరం కాబట్టి మనము పరిశ్రమ 4 0 గురించి మాట్లాడుతుంటే పరిశ్రమ 4 0 గురించి మనము ఇంతకుముందు అనేక ఉపన్యాసాలలో ధీని గురించి చర్చించాము బలమైన సమర్పణ బలమైన పరిష్కారాలు అధిక ఉత్పత్తి మెరుగైన ఖాతాదారు సంతృప్తి విస్తరించిన భద్రత మెరుగైన పనితీరు మరియు మొదలైనవి ఇంకా ఇవి ఈ విభిన్న పరిశ్రమ 4 0 లక్ష్యాలలో కొన్ని కాబట్టి IIoT దృక్కోణం నుండి ఈ అవసరాలు అధిక ఉత్పత్తి మరియు లభ్యతతో ఎక్కువ ఉత్పత్తి సానుకూలం చేయు నిర్ణయాలు సాధించటం లక్ష్యంగా పెట్టుకుంటాయి IIoT సహాయంతో యంత్రాలు వ్యవస్థలు ఉత్పత్తులు పరిసరాల యొక్క అనుసంధాన ప్రపంచాన్ని స్థాపించడం విశ్లేషణ మరియు అంచనా యొక్క లోతైన అంతర్దృష్టులను కలిగి ఉండటం కూడా సాధ్యమే కనెక్ట్ చేయబడిన IoT కనెక్ట్ చేయబడిన యంత్రాలు ఈ యంత్రాలపై అనుసంధానించబడిన IoT పరికరాలు మరియు ప్రతి రంగం నుండి డేటా సేకరణ మరియు దాని ప్రయోజనాల సంపదను వినియోగించునట్లు చేయడానికి విశ్లేషణలు చేయడం ఇవి IIoT దృక్పథం నుండి కొన్ని అవసరాలు కాబట్టి కేంద్రీకృత క్లౌడ్ వద్ద ప్రతిదీ పంపే బదులు వేగంగా చేయవలసి ఉంటుంది ఇది మొత్తంజాప్యాన్నిపెంచుతుంది కాబట్టి ప్రాసెసింగ్ వద్ద చేయవచ్చు

కాబట్టి ఫాగ్ వద్ద జరుగుతుంది కాబట్టి తెలివైన పరికరాలు ఎడ్జ్ ను అనువాదం వంటి విభిన్న సేవలను అందించగలవు మరియు మొదలైనవి కాబట్టి దీనితో మనము IIoT కోసం క్లౌడ్ ఆధారిత పరిష్కారం కొన్ని నిజ జీవిత పరిశ్రమ 4 0 IIoT అవసరాలు లను తీర్చడంలో పరిశ్రమలలో ఎలా సహాయపడుతుంది ఉన్నాయి కొన్ని పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాలు కొన్ని స్వతంత్ర సాఫ్ట్వేర్ కంపెనీ ఆధారిత పరిష్కారాలు మరియు కొన్ని నిర్దిష్ట పరిష్కారాలను మనము చూశాము మరియు మన అవసరాలను తీర్చడంలో అవి ఎలా సహాయపడతాయి కాబట్టి దీనితో మనము ఒక ముగింపుకు వచ్చాము మరియు ఇవి ఇక్కడ ఉన్న కొన్ని విభిన్న సూచనలు మరియు మీకు ఆసక్తి ఉంటే మీరు ఈ విభిన్న సూచనల ద్వారా వెళ్ళవచ్చు నేనునాచేత వ్రాయబడిన ఈ ప్రత్యేకమైన వ్యసము ద్వారా వెళ్ళమని నేను సూచిస్తాను కాబట్టి 2018 లో క్లౌడ్

కాబట్టి ఈ అన్ని సూచనలలో ఫాగ్ ఆధారిత పరిష్కారాలు అవసరం దీనితో మనము ఈ ప్రత్యేకఉపన్యాసం ముగింపుకు వస్తాము ఇవి అక్కడ ఉన్న సూచనలు ధన్యవాదాలు